ప్రస్తుతం మనము ఈ డెయిరీ యొక్క నాణ్యతా ఏమిటి అని వివరిస్తారు మామ్ దయచేసి ఈ ప్రయోగశాలలో మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారో వివరించండి అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక రావు మరియు నేను ఇక్కడ శిక్షణ పొందుతున్నజూనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాను ప్రాథమికంగా ఈ ల్యాబ్ను ముడి పాలు స్వీకరించే డాక్ ల్యాబ్ మరియు నీటి అదనంగా లేదా కొంత ఉప్పు లేదా చక్కెర లేదా సుక్రోజ్ లేదా అనేక ఇతర కల్తీ వంటి వాటిని కూడా తనిఖీ చేస్తున్నాము మేము నేరుగా సమాజ సభ్యులతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ పారామితులను తనిఖీ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మా యంత్రంలోని వివిధ పారామితులను మీకు చూపిస్తున్నాము మేము శాంపిల్ ని పొందగానే ఇక్కడ శాంపిల్స్ను తనిఖీ చేస్తాము ఇది మా యొక్క మెషిన్ ఈ మెషిన్ కొవ్వు ఎస్ఎన్ఎఫ్ ఎసిడిటీ సాల్ట్ వంటి పెరామీటర్చూపిస్తుంది ఇవన్నీ కూడా కల్తీ కి సంబంధించినవి మేము మరింత ముందుకు వెళ్ళినప్పుడు కల్తీ పారామితులు ఉన్నాయి ప్రస్తుతం మేము ఈ డైరీ యొక్క ప్రాసెసింగ్ ఉన్నాము ఇద్దరు అధికారులు నాతో ఉన్నారునా కుడి వైపున ఈ ప్రత్యేక ప్రయోగశాల చీఫ్ ప్లాంట్ ఇంజనీర్ అయిన మిస్టర్ పటేల్ ఉన్నారు మరియు నా ఎడమ వైపున ఈ డైరీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు నేను ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రయోగశాల వివరాలను వారి వద్ద ఉన్న సౌకర్యం గురించి ప్రాసెసింగ్ ఎలా జరుగుతోందిఇంకా మిగతా వివరాలను మాట్లాడమని వారిని అభ్యర్థించబోతున్నాను ఇక్కడ ఇది ఎలా జరుగుతుందనే దాని గురించి మాట్లాడమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఇది పాల ప్రాసెసింగ్ యూనిట్ ఇది కేంద్రీకృత పాల ప్రాసెసింగ్ యూనిట్ విభాగం అందువల్ల వేడి విభాగంలో పాలను 278 డిగ్రీ సెంటీగ్రేడ్ను వేడి చేస్తున్నాము పాలను ఇలా వేడి చేయటం వల్ల వేడి అనేది అన్ని బ్యాక్టీరియాలను తొలగిస్తుంది మరియు వెంటనే పాలను 4 డిగ్రీల కంటే తక్కువ శీతలీకరిస్తున్నాము దీని ద్వారాబ్యాక్టీరియా పెరుగుదల ను తగిస్తుంది ఇది ఇక్కడ ఎలా పని చేస్తుంది మీకు అక్కడ అనేక పరికరాలు ఉన్నాయి అవును మాకు తొమ్మిది ప్లాంట్స్ వున్నాయా సైట్లో ఇది ఎలా జరుగుతుందో మేము వివరించబోతున్నాం ఈ ప్లాంట్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్అయిన మిస్టర్ పిసి పటేల్ ఇప్పుడు నాతో ఉన్నారు సార్ మీరు ఈ ప్లాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్ సౌకర్యం గురించి వివరించగలరా హాయ్ నేనే పిసి పటేల్ నేను మొత్తం డెయిరీ యొక్క ప్లాంట్స్ చేయబడ్డాయి ఇవి ప్రతి గొయ్యిలో పాలు యొక్క వాస్తవ స్థాయిలు తెలుపుతుంది సెన్సార్లు ప్రాథమికంగా హైడ్రోస్టాటిక్ రకాలను ఇన్స్టాల్ చేస్తాయి మరియు ఈ స్ట్రెయిన్ గేజ్ సూత్రాలపై పని చేస్తుంది స్థాయి సెన్సార్లు మాత్రమే కాకుండా ఇతర సెన్సార్లు ఏమైనా ఉన్నాయి లేవు ఇక్కడ మేము హైడ్రో స్టాటిక్ చేశాము కానీ ఇక్కడ మేము పాలలో ఒక ఫోమింగ్ యొక్క కారణంగా కొంత స్థాయి సెన్సింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నాము కాబట్టి ఈ స్థాయి సెన్సార్లు సెన్సార్ డేటా ఎక్కడో కొన్ని కన్సోల్ ద్వారా లభిస్తుందా లేదు ప్రాథమికంగా వ్యక్తిగత నియంత్రణ స్థాయిలు సూచికలతో వ్యవస్థాపించబడ్డాయి కాబట్టి ఈ సూచికల ద్వారా ప్రాథమికంగా మీరు చూడగలుగుతారు వీటిని మనము వివిధ పరికరముల చెల్లాచెదురుగాచూడవచ్చు చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనము ఒక ప్రాసెస్ విభాగాల ఆల్కో గదుల వద్ద ఉన్నాము ఇక్కడ హైడ్రోస్టాటిక్ స్థాయి ఎలా ఉంటుందో చూడవచ్చు పాలు స్థాయిని చూడటానికి పాలు గొయ్యిపై సెన్సార్లు మరియు ఉష్ణోగ్రత సెన్సార్లు వ్యవస్థాపించబడ్డాయి RTD సెన్సార్లు అని పిలువబడే ఉష్ణోగ్రత సెన్సార్లను మనం మొదట చూడవచ్చు మరియు ఇది ఒక హైడ్రోస్టాటిక్ స్థాయి సెన్సార్లు పాలు గొయ్యి యొక్క వాస్తవిక స్థాయిని చూడటానికి మేము కొన్ని సూచికలను తీసుకుంటాము పాలు గొయ్యి సూచికలను మరియు ఉష్ణోగ్రత సూచికలను ఎలా ఇన్స్టాల్ చేస్తాము ఇక్కడ మనం పైన చూడవచ్చు మొదటి వరుసలో మూడు స్థాయి సూచికలు వ్యవస్థాపించబడ్డాయి మొదటిదానిలో మనం 12 చూడవచ్చు ఇది ఒక్క వెయ్యి గుణకారం కలిగి ఉన్నది 12 అనే అంకె12000 లీటర్ల పాలు ఉన్నాయి సూచిస్తుంది మరియు రెండవ వరుసలో కొన్ని ఉష్ణోగ్రత సూచికలు వరుసగా ఉన్నాయి ఇప్పుడు మనము మిల్క్ పాశ్చరైజేషన్ ప్లాంట్లలో ఉన్నాము ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతాన్ని కాబట్టి నేను చాలా బిగ్గరగా మాట్లాడితే తద్వారా మీరు వినవచ్చు ఇప్పుడు ఇది ఉష్ణోగ్రత మైక్రోప్రాసెసర్ బేస్ స్థాయి ఉష్ణోగ్రత నియంత్రికలు మరియు ఇది ఉష్ణోగ్రత స్కానర్ ఇక్కడ మనం ప్రత్యేకమైన పాల పాశ్చరైజర్ల యొక్క వివిధ రకాల ఉష్ణోగ్రతల సంఖ్యలను చూడవచ్చు మరియు ఇక్కడ నుండి ఈథర్నెట్ కనెక్షన్ల ద్వారా డేటాను మా కంప్యూటర్లకు తీసుకెళ్లవచ్చు ఇప్పుడు ఇక్కడ కనిపించేది డైవర్టర్ వాల్వ్ నిర్దిష్ట తాపన ఉష్ణోగ్రతలు సెట్ పాయింట్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు డైవర్టర్ వాల్వ్ సక్రియం అవుతుంది అప్పుడు అది రీసైకిల్ ప్రాంతంలోకి వస్తుంది ఇప్పుడు మనకు కనిపించేది వాయు కవాటాలు ద్వారామేము ఉష్ణోగ్రతను నియంత్రిక సెట్ పాయింట్ వద్ద నియంత్రించవచ్చు ప్రస్తుతం మనము పౌడర్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఇక్కడ పాల పొడి ప్రాసెసింగ్ చేయబడింది కాబట్టి నా వద్ద ఉంది ఈ ప్లాంట్ మేనేజర్ మిస్టర్ పరిక్ మిస్టర్ పరిక్ దయచేసి పాలు నుండి పాల పొడి వరకు ప్రాసెసింగ్ ఎలా జరిగిందో వివరించగలరా ప్రాథమికంగా పాలు పాడైపోయే ఉత్పత్తి మనం ఎక్కువసేపు పాలను వాడుకోవాలి అంటే పాలను పాల పొడి గ మార్చాలి మీరు చెప్పింది నిజమే నాలుగు రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది అది స్కిమ్డ్ పౌడర్ దానికి కొవ్వు లేదు దానిలో తక్కువ కొవ్వు ఉంటుంది పొడి ఇది మనం రోజువారీ జీవితంలో తీసుకుంటున్న పాలను నేరుగా ఇస్తుంది మరొకటి శిశు పాల ఆహారం మరియు నాల్గవది డైరీ వైటెనర్ పాలు నుండి నీటిని తొలగించ డం పాలపొడి తయారీ విధానం ఒక మార్గం లాంటిది మేము నిరంతరం మరియు బహిరంగ ప్రదేశంలో వేడి చేస్తే అప్పుడు ఉత్పత్తులు వేర్వేరు ప్రోటీన్ మరియు ఇతర విషయాలు డీనాట్ చేయబడతాయి కాబట్టి పాలను అటువంటి రూపంలో సంరక్షించాలి మేము బాష్పీభవన కర్మాగారంలో పాలు నుండి నీటిని ఆవిరి చేస్తున్నాము అది కూడా శూన్యం కింద ఆవిరి సహాయంతో పాలను తక్కువ మరిగే ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తాము ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ఒక పాలు ఉష్ణోగ్రత గరిష్టంగా 72 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు కనిష్టం 48 మేము బాష్పీభవన కర్మాగారంలో వేరే ప్రభావాలను కలిగి ఉన్నాము అలాగే కాబట్టి ప్రాథమికంగా 1 కిలోల ఆవిరిని 1 కిలోల నీటి బాష్పీభవనం కోసం ఉపయోగిస్తారు కానీ మేము ఒక వేర్వేరు ప్రభావాలను కలిగి ఉన్నాము మనకు ఆరు వేర్వేరు plants ఉన్నాయి 150 గ్రాముల ఆవిరిని మాత్రమే ఉపయోగిస్తున్నాము 1 కిలోల నీటి బాష్పీభవనం చేయటానికి బాష్పీభవన plant లో మేము నీటిని ఆవిరి చేసి పాలను కేంద్రీకరిస్తాము మరియు స్ప్రేలో పాలను స్ప్రే బండిలోకి కేంద్రీకరిస్తారు స్ప్రే కార్ట్లో మనం సెంట్రిఫ్యూగల్ అటామైజర్ డిస్క్ ద్వారా స్ప్రే స్ప్రే చేస్తున్నాం పాలును సెంట్రిఫ్యూగల్ అటామైజర్ డిస్క్ చల్లుతాము వేడి గాలి సహాయంతో మేము వాటిని ఆరబెట్టాము ఏ ఉష్ణోగ్రత 175 నుండి 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి గాలి సహాయంతో పాలను ఆరబెట్టాము సాంద్రీకృత పాలును పొడి లోకి తదనంతరం మేము దానిని చల్లబరుస్తాము మరియు తరువాత మేము వివిధ రకాల ప్యాకెట్లలో ప్యాక్ చేస్తాము ఇది ప్రాథమికమైనది ఈ మొత్తం ప్రక్రియ కోసం ప్రాసెస్ కంట్రోల్ ఈ ప్రత్యేక గది నుండి జరుగుతుంది ఇది ప్రాథమిక కన్సోల్ మాకు APV ఇన్వెన్సిస్ DCS ఆధారిత వ్యవస్థ ఉంది కాబట్టి మేము ఒక స్క్రీన్లో ఉన్నాము అవసరమైన ప్రాసెస్ పారామితులను సంగ్రహించాము మరియు మేము వాటిని అక్కడ నుండి నియంత్రిస్తాము ధన్యవాదాలు కాబట్టి ఇది ప్రాథమికంగా పంపిణీ చేయబడిన నియంత్రణ వ్యవస్థ DCS మార్షలింగ్ రాక్ మరియు ఇక్కడ నేను మిస్టర్ పటేల్ ను వివిధ భాగాలు గురించి మాట్లాడమని అభ్యర్థిస్తున్నాను మేము పారిశ్రామిక సమాచార వ్యవస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు వీటిలో కొన్ని ముఖ్యమైన భాగాలు ప్రాసెసర్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయాలు ఇక్కడ వివరించబడుతుంది కాబట్టి మిస్టర్ పటేల్ ప్లాంట్ ఎలా నియంత్రిస్తుందో మనకు వివరించ బోతున్నారు మిస్టర్ పటేల్ దయచేసి ఇది ఎలా పనిచేస్తుందో వివరించండి మనము మొత్తం DCA వ్యవస్థల యొక్క మార్షలింగ్ క్యాబినెట్ వద్ద ఉన్నాము ఇక్కడ మనము DCA వ్యవస్థలతో సంబంధం ఉన్న వివిధ రకాల పరికరాలను గుర్తించగలము ఇక్కడ మనం రెండు కంట్రోల్ ప్రాసెసర్లు ఉన్నాయని చూడవచ్చు ఒక ప్రశ్న ఉంది ఎందుకు రెండు నియంత్రణ ప్రాసెసర్లు ఇన్స్టాల్ చేసారు ఒక కంట్రోల్ ప్రాసెసర్ విఫలమైతే ఇంకొకటి మొత్తం నియంత్రిస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా తప్పు సహనం అని మీకు తెలుసు వీటిలో ఒకటి విఫలమైతే ఇతర ప్రాసెసర్ దానిని తీసుకుంటుంది స్వయంచాలకంగా పరివర్తన బదిలీ నియంత్రణలు పరివర్తనం స్వయంచాలకంగా జరగబోతోంది అవును అలాగే ఇది నోడ్ బస్సు మరియు ఇది నోడ్ బస్సు అంటే కంట్రోల్ ప్రాసెసర్లు చేస్తుంది మరియు ఇవి వేర్వేరు రకం APM లు మరియు APM లు రెండు రకాల ఫీల్డ్ సాధనాలు ఉన్నాయి వాటి నుంచి DCA వ్యవస్థలకు ఇన్పుట్లు వస్తాయి ఒకటి అనలాగ్ ఇన్పుట్ ఆ నీలం రంగులు APM లు డిజిటల్ ఇన్పుట్ను సూచిస్తాయి ఫీల్డ్ నుండి వచ్చి మెజెంటా రంగులు అనలాగ్ ఇన్పుట్లను సూచిస్తాయి ఇవి DCA వ్యవస్థల నిర్మాణాలు కాబట్టి ఈ ప్రత్యేక వ్యవస్థలో అనలాగ్ రెండూ నిర్వహించబడతాయి ఇది చాలా అద్భుతం ధన్యవాదాలు పాలపొడి తయారీ రెండు ప్రక్రియలలో విభజించబడిందిఒకటి బాష్పీభవనం రెండవది స్ప్రే ఎండబెట్టడం బాష్పీభవన ప్లాంట్ పాలు వేరే ప్రభావాలలో శూన్యత క్రింద వేడి చేయబడతాయి బాష్పీభవన కర్మాగారంలో పాల సాంద్రత 50 శాతం వరకు పెరుగుతుంది స్ప్రే డ్రైయర్లో సాంద్రీకృత 50 శాతం సాంద్రీకృత పాలు పిచికారీ చేయబడతాయి మరియు నీరు దానితో సంబంధం కలిగి ఉంటుంది సుమారు 200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉండటం రెండూ ఒకే చోట కు వస్తాయి మరియు అది పొడి పాలు పొడి రూపంలో ఎండబెట్టడం గది క్రింద కు వస్తుంది అప్పుడు దానిని భిన్నంగా ప్యాక్ చేయబడుతుంది మేము 1 కిలోల పౌచ్లలో పౌడర్ను ప్యాక్ చేస్తున్నాము ఇది శిశు పాలు ఆహారం మరియు ఇది మా స్కిమ్ మిల్క్ పౌడర్ శిశు పాల ఆహారం యొక్క బ్రాండ్ పేరు అముల్ స్ప్రే మరియు స్కిమ్ మిల్క్ పౌడర్ సాగర్ SMB ఇది మా వెన్న విభాగంమేము ప్రాసెస్ విభాగం కోసం క్రీమ్ తీసుకుంటాము క్రీమ్ నుండి వెన్న విభాగం తయారు చేస్తాము ఈ ప్రాసెస్ విభాగం నుండి క్రీమ్ తీసుకుంటాము ఈ వెన్న ఉత్పత్తి నుండి నిరంతర వెన్న తయారీలో మేము క్రీమ్ తీసుకుంటాము మేము రోజువారీ 100 మెట్రిక్ ఉత్పత్తిని తీసుకుంటాము మరియు అందులో 25 టన్నుల ప్యాక్ అముల్ వెన్నను మరియు 75 టన్నుల తెలుపు వెన్నను ఉత్పత్తి చేస్తాము తెల్ల వెన్న ను పునర్నిర్మాణంలో వాడతారు మరియు అముల్ వెన్న వివిధ పరిమాణాల ప్యాకింగ్ 25 గ్రాముల 100 గ్రాములు 500 గ్రాము లేదా రోజుకు 1 కిలోల ప్యాకింగ్ చేస్తాము మేము 1200 సొసైటీల నుండి 25 శాతం పాలను ఉదయం మరియు సాయంత్రం 75 శాతం పాలు BMC ద్వారా సేకరిస్తాము ఈ రోజు మనం అముల్ వెన్న సాగర్ నెయ్యి తియ్యగా ఘనీకృత పాలు ను ఉత్పత్తి చేస్తున్నాము మరియు ప్రధానంగా మా ఉత్పత్తి పాల పొడి అముల్ స్ప్రే స్కిమ్ మిల్క్ పౌడర్ మొత్తం పాల పొడి లేదా అముల్య పొడి వీటి నుండి లేదా ఈ రోజు మనం 350000 మీటర్ల లీటరుకు మెహ్సానా జిల్లాలో వివిధ ప్రదేశాలలో పాలను చుపిస్తాము ఈ రోజు మేము 5 లక్షల లీటర్ పాలు ను దర్యూడా మరియు మనసరోవర్ ప్లాంట్ లోప్రదర్శిస్తాము ఇప్పుడు మొదటి సీజన్లో ప్లాంట్ 3 పౌడర్ తయారీ కోసం లీజ్ కూ తీసుకుంటాము కాబట్టి ప్రస్తుతం మనము అముల్ దుధ్సాగర్ డెయిరీలో ఉన్నాము ఇది దేశంలోని మరియు ఈ ప్రదేశంలోని అతిపెద్ద డెయిరీలలో ఒకటి ఇది ప్రాథమికంగా గుజరాత్లోని మెహ్సానా జిల్లా ఉంది ఉదయం నుండి ప్రక్కనే ఉన్న గ్రామాల నుండి ట్రక్కులలో లోడ్ చేయబడిన కంటైనర్ల ద్వారా పాలు వస్తున్నట్లు మనకు తెలుస్తుంది పెద్దమొత్తంలో పాలు నిండిన ట్రక్కులు వస్తున్నాయి ఈ కంటైనర్ ఆధారిత పాల ప్రాసెసింగ్లో పెద్దమొత్తంలో పాలు విడిగా చేస్తారు మనము ఈ కంటైనర్లు ద్వారా పొరుగు గ్రామాల నుంచి పాలన ఎలా సేకరిస్తున్నారు మరియు తరువాత పాలను ప్రాథమికంగా ఎలా పరీక్షిస్తారు అనేది చూశాము మరియు ప్రాధమిక పరీక్ష తర్వాత నాణ్యత పరిమాణంమొదలైన వాటికోసం పాలు మరింత ప్రాసెసింగ్ కోసం పంపబడతాయి ఈ ప్రాసెసింగ్ చాలా అధునాతన వ్యవస్థ ద్వారా జరుగుతుంది మరియు ఈ వ్యవస్థ చాలావరకు హై ఎండ్ యంత్రాలు మరియు సాధనాలతో స్వయంచాలక వ్యవస్థ కలిగి ఉంటుంది ఇక్కడ ప్రాథమికంగా జరిగేది ఏమిటంటే పాశ్చరైజేషన్ ఆ తర్వాత పాల ప్యాకెట్ ప్రాసెసింగ్ మరియు పాలను ప్యాకింగ్ చేయడం జరుగుతున్నది ఈ డైరీ లో ఇంకా అదనపు పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి కాబట్టి వెన్న రూపంలో ఉత్పత్తులు తరువాత వెన్న ప్యాకెట్ మరియు వేర్వేరు పాల పొడి ను ప్యాకెట్ చేయడం ఈ పనులన్నీ కూడా జరుగుతాయి ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించబోతున్నాము మరియు పాలు ప్రాసెసింగ్ చూసేటప్పుడు వివిధ ఉత్పత్తులకు ఏ విధమైన అధునాతన వ్యవస్థ ఉపయోగించామొ మీరు చూస్తారు మొదట్లో నేను మీకు చెప్తున్నట్లు పాలు కంటైనర్ల రూపంలో తీసుకురాబడతాయి మరియు కొంత ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెసింగ్ ఎలా ఉందో నేను మీకు చూపించబోతున్నాను